ముఖ్యమైన పదాలు ఆటోమేషన్ ప్రొడక్షన్ సిస్టమ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ మెషీన్ మరియు పరికరములు ఇప్పటి వరకు చూసిన కేసులలో మనము ఒక ప్రాడక్ట్ ని ఉత్తమముగా ఎలా ఉత్పత్తి చేయవచ్చో ఎలా లాభాన్ని పొందవచ్చో చర్చించుకున్నాము కావున ఈ ఉత్పత్తి మరియు లాభము అనేవి ఆటొ ఎకానమీ ఆఫ్ స్కేలు కి సంబంధించినవి అని మనము చూసాము అంటే ఒకవేళ మీరు ఒక వస్తువును చాలా అధిక మొత్తం లో అధునాతన మెషీన్స్ ద్వారా ఉత్పత్తి చేసినట్లైతే నువ్వు ఆటోమేషన్ దయ వలన అధికముగా లాభాన్ని పొందవచ్చును దీనినే మనము ఎకానమీ ఆఫ్ స్కేలు అంటాము కానీ అక్కడ మొత్తంగా వేరే రకమైన ఎకానమీ చాలా ఎక్కువగా ముఖ్యముగా వృద్ది చెందుతుంది ఏదైతే ముందు దాని ప్రాముఖ్యతను 20 వ శతాబ్దపు చివరి అర్థ భాగములో చూపిందో అదే 21 వ శతాబ్దములో కూడా చాలా ముఖ్యమైందిగా అవబోతుంది అదే ఎకానమీ ఆఫ్ స్కోప్ ఇప్పుడు మనం ఎకానమీ ఆఫ్ స్కోప్ అంటే ఏమిటో చూద్దాం ఇది అర్థం చేసుకోవాలంటే మనం ఒకసారి మాన్యుఫ్యాక్చరింగ్ అంటే తయారీ వాతావరణాన్ని గమనించాలి మాన్యుఫ్యాక్చరింగ్ వాతావరణం ఈ రోజుల్లో నిజంగా చాలా క్రియాశీలముగా ఉంది నేను ఏమంటున్నానో ముందు మీరు అర్థం చేసుకోవాలి ఒక ప్రోడక్ట్ యొక్క లైఫ్ సైకిల్ ని ఎలా ఎలా లెక్కిస్తారు అంటే అది దాని యొక్క ప్రారంభ దశలో ముడి వస్తువు నుండి వివిధ దశల్లో అది తయారై చివరకు ఒక ఉత్పత్తి గా మారి అది మార్కెట్ లో అమ్ముడవుతుంది కొంతకాలానికి సాధారణముగా దాని లైఫ్ సహజముగానే ముగుస్తుంది అప్పుడు ఇంకొక ప్రాడక్ట్ రూపు దిద్దుకుని తయారై అది కూడా అమ్ముడవుతుంది ఇలాగే ప్రతి ప్రాడక్ట్ కి కూడా వాస్తవానికి ఒక లైఫ్ టైమ్ అనేది ఉంటుంది కావున దానిని మీరు అర్థం చేసుకోవాలి మొదటి దశ అంటే ఆ వస్తువు ప్రారంభ దశ నుంచి డిజైన్ రూపాంతరం చెందే వరకు కదా ఒకవేళ మీరు వస్తువు తయారుచేయాలి అనుకుంటే మీరు ప్రారంభం నుండి చివరి వరకు మీరు అందుకు అవసరమైనటువంటి పరికరాలను మీ పరిశ్రమలో ఇన్స్టాల్ చేసుకుని ఉండాలి అప్పుడే మనం పూర్తిగా వస్తువును తయారు చేయగలం ఒకవేళ మీరు మీ వస్తువు డిజైనింగ్ మార్చాలి అనుకుంటే మీరు మీ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ ఫెసిలిటీ మొత్తాన్ని మార్చాల్సి ఉంటుంది కదా ఆ తర్వాత మీరు ప్రొడక్షన్ ప్రారంభించాల్సి ఉంటుంది నిజానికి మీ ప్రొడక్షన్ ప్రారంభించిన తర్వాత మీరు క్వాలిటీ కంట్రోల్ చెక్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత అది ఫ్యాక్టరీ నుంచి బయటికి వెళ్ళి మార్కెట్లో అమ్మబడుతుంది ఇప్పుడు మార్కెట్లో మీకు ఈ వస్తువు గురించి ఫీడ్ బ్యాక్ లభిస్తుంది ఈ ఫీడ్ బ్యాక్ మీకు వేర్వేరు రకాల వినియోగదారుల నుంచి సర్వేల ద్వారా వస్తుంది ఇది నిరంతరముగా మీ ఆర్ డి R D పరిశోధనలకు ఉపయోగపడుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు మేలైన మెటీరియల్ సహాయంతో మేలైన తయారీ పద్ధతులు ఉపయోగించడం ద్వారా మరియు మేలైన కంట్రోల్ ఉపయోగించడం వల్ల మనం ఎప్పటికప్పుడు కొత్త ప్రొడక్ట్స్ రూపొందిస్తున్నాం ఇవి చాలా నూతనమైనది మరియు అభివృద్ధి చెందిన ఉత్పత్తులు కావడం వలన ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి అంతేకాకుండా ప్రొడక్క్షన్ కాస్ట్ కూడా తగ్గుతుంది దీనివల్ల నీవు మళ్లీ కొత్త ఉత్పత్తిని మరియు కొత్త డిజైన్ ఆలోచించి దానికి తగ్గట్టుగా ప్లానింగ్ మరితు పనిముట్లు ఇన్స్టాల్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది అయితే ఇది ఒక సైకిల్ ప్రాసెస్ మరియు ఇది మారుతూ ఉంటుంది ఒక ప్రోడక్ట్ తయారీ నుంచి అమ్ముడయ్యే వరకు దానికి ఒక ఖచ్చితమైన జీవన ప్రమాణం ఉంటుంది ఈ లైఫ్ పీరియడ్ జీవన ప్రమాణము మాన్యుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్ లో అత్యంత ముఖ్యంగా ప్రభావాన్ని చూపే అంశం కావున ఇప్పుడు మనం ఈ సమయం లో ఏం జరుగుతుందో చూద్దాం సరే ఒక్క నిముషం కావున మనకు ఇక్కడ ఎకానమీ ఆఫ్ స్కోప్ మరియు దాని లక్షణములు ఉన్నాయి దాని కాంపిటీషన్ చూడండి మరియు ఆర్ డి R D నిరంతరంగా ప్రాడక్ట్ అబివృద్ది కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది ఈ నిరంతర అభివృద్ది అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది కావున అన్నీ పాత ప్రాడెక్ట్స్ కూడా కొత్త ప్రోడక్ట్స్ చేత భర్తీ చేయబడుతున్నాయి మరియు ఇది నిరంతరం జరుగుతుంది అంటే ఒక ప్రాడక్ట్ కి మరొక ప్రాడక్ట్ ఒక ప్రాడక్ట్ యొక్క లైఫ్ సైకల్ తగ్గుతూ వస్తుంది మీరు పిసి మార్కెట్ ను గమనించండి ఈరోజు నుండి ఒక ఆరు నెలల లో మీకు కొత్త కొత్త మార్పులతో కొత్త వెర్షన్స్ వస్తున్నాయి మార్పు అనేది కేబినెట్ నుండి పవర్ సప్లై మదర్ బోర్డ్ నుండి ర్యామ్ అక్కడి నుండి డిస్ప్లే సాఫ్ట్ వేర్ అన్నింటిలో వస్తుంది ఇవి అత్యంత అధునాతన పరికరాలు ఒక్కసారి ఊహించండి ఇలాంటి ఒక అధునాతనమైన మదర్ బోర్డ్ ని రూపొందించాలని అనుకున్న తరువాత దాన్ని తయారు చేసి మార్కెట్ చేసి అమ్మాలి కానీ తర్వాత అది కొంత కాలానికే వృధా అయిపోతుంది ఎందుకంటే ఆరు నెలల తర్వాత అది ఇంకొక ప్రాడక్ట్ తో భర్తీ చేయబడుతుంది అందుకే ఆరు నెలల లోపే మీరు మొత్తం పని చేయాల్సి ఉంటుంది ఒక వస్తువు ఈ సమయంలోపే అమ్మబడాలి మరియు మీరు లాభాల్ని ఆర్జించాలి ఎందుకంటే తరువాత నాటకీయంగా ఆ వస్తువు యొక్క లైఫ్ టైం తగ్గుతుంది దాని అర్ధం ఏమిటి లైఫ్ సైకిల్ లో ప్రోడక్ట్ యొక్క లైఫ్ టైమ్ తక్కువ కావున మొత్తం ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ అంటే ప్రోడక్ట్ డిజైన్ ప్లానింగ్ మరియు ఇన్స్టాలేషన్ ఇవన్నీ కూడా కలిసి ఉంటాయ మరియు ఈ మొత్తం ప్రక్రియను చాలా వేగవంతం చేయాల్సి ఉంటుంది కానీ మీరు ఏ విధంగా దానిని వేగవంతం చేస్తారు మీ దగ్గర కొత్త డిజైన్కు తగ్గట్టుగా ఫ్యాక్టరీలో మాన్యుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్ ఉన్నాయా అవే కనుక లేకపోతే మీరు మీ కొత్త డిజైన్ ప్రాడక్ట్ లను ఎలా రూపొందించి తయారు చేస్తారు తనకు తానుగా ఏవైతే రీ కాంఫిగరబుల్ పునరావృతం గా ఉపయోగించటానికి వీలు అవుతాయేమో అలాంటి మెషీన్స్ ఇప్పుడు మనం వాడాలి అంటే ఇవాళ మనం తయారు చేసే PCB రేపటికి మళ్లీ వేరే PCB గా కావాలి అంటే కష్టం కదా అందుకే చాలా వేగంగా రీ కాంఫిగరబుల్ చేయగలిగే మాన్యుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్ పరిశ్రమల్లో మనకి అవసరం ఇది ఆటోమేషన్ వలన సాధ్యపడుతుంది ఇది ఒక ముఖ్యమైన కారణము మరియు ఒకవేళ మీరు ఒక మెషిన్ తయారు చేశారు అనుకోండి అది చాలా బాగా పనిచేస్తుంది మరియు అద్భుతమైన పనితీరుతో అది ఒక ప్రోడక్ట్ X తయారుచేసింది ఒకవేళ ఇప్పుడు అది కేవలం ఆ ప్రోడక్ట్ X తయారు చేయడానికి మాత్రమే ఉపయోగపడేటట్లైతే అప్పుడు ఆ ప్రోడక్ట్ X మార్కెట్ లో అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయినప్పుడు నేను చాలా ఖర్చుపెట్టి తయారుచేసిన మెషిన్ కూడా వృధా అవుతుంది అయితే డిమాండ్ లేదు కాబట్టి తర్వాత నేను ఇదే మెషిన్ ఉపయోగించి ఇప్పుడు ఇంకొక ప్రోడక్ట్ Y తయారు చేసినట్లయితే నేను వేరే మార్కెట్లలో దానిని అమ్మగలను కొంచెం రీకాంఫిగర్ చేయడం ద్వారా నేను కొత్త ప్రొడక్ట్ Y తయారు చేయగలిగాను అప్పుడప్పుడు నేను ప్రోడక్ట్ X మరికొన్నిసార్లు ప్రోడక్ట్ Yఇంకొన్నిసార్లు ప్రోడక్ట్ Z తయారు చేయడం ద్వారా ఒకే మెషిన్ ఉపయోగించి నేను 3 వేర్వేరు మార్కెట్ నుంచి లబ్ధి పొందుతున్నాను కాబట్టి ఇలా చేయాలి అంటే రీకాంఫిగురేషన్ తప్పనిసరి దీన్నే మనము ఎకానమీ ఆఫ్ స్కోప్ అంటాము ఈ 21వ శతాబ్దపు ఆటో ఆటోమేషన్ సిస్టమ్స్ ఎకానమీ అఫ్ స్కోప్ అభివృద్ధికి దహద పడతాయి అయితే మనము ఇప్పుడు చూద్దాం వేర్వేరు రకాలైన ప్రొడక్షన్ సిస్టమ్స్ మరియు విస్తృతమైన వాటి వర్గీకరణల గురించి తెలుసుకుందాం అలాగే సాధారణంగా కంటిన్యూస్ ప్రాసెస్ లో ఈ ప్రొడక్షన్ సిస్టమ్స్ ముఖ్యంగా కంటిన్యూస్ మాన్యుఫ్యాక్చరింగ్ మరియు డిస్క్రీట్ మాన్యుఫాక్చరింగ్ గా వర్గీకరించబడ్డాయి కావున వేటిని అయితే మీరు 12 3 అంటూ లెక్కించ గలరో ఎలా అంటే మీ దగ్గర చేతి గడియారం కానీ సైకిల్ కానీ ఉంటే వాటిని మనం లెక్కించ గలమో దాన్ని డిస్క్రీట్ మాన్యుఫాక్చరింగ్ అనీ ఇంకో వైపు ఏవైతే సంఖ్యలతో లెక్కించడానికి వీలు లేకుండా ఉంటాయో ఉదాహరణకు ఆయిల్ స్టీల్ సిమెంట్ వంటి వాటిని కంటిన్యూస్ ప్రాసెస్ గా పరిగణిస్తాము అయితే మళ్లీ కంటిన్యూస్ ప్రాసెస్ అనేది రెండు రకాలుగా విభజింపబడింది వీటిల్లో ఒకదానిని మనము కంటిన్యూస్ ఫ్లో ప్రాసెస్ అంటాము సాధారణంగా దీని అర్థం ఏమిటంటే ఒక వస్తువు తయారైనప్పుడు గుర్తించదగిన సమయంలో దాని యొక్క తయారీ నిరాటంకంగా సాగుతున్నట్లు అయితే ఎలా అంటే ఆయిల్ రిఫైనరీస్ లో జరిగినట్టుగా లేకపోతే స్టీల్ ప్లాంట్ లో కానీ పెద్ద పరిశ్రమలలో కానీ లేకపోతే నాలుగు లేదా ఐదు రకాల వస్తువులు తయారయ్యే చోట అంటే గాసోలిన్ పెట్రోల్ కిరోసిన్ అలాంటివి తయారు చేసేవాటిని కంటిన్యూస్ ఫ్లో ప్రాసెస్ అంటాము ఇలాగే ఇంకొక దానిని బ్యాచ్ అంటాము అలాగే బ్యాచ్ ప్రాసెస్ అంటే ఎక్కడైతే ప్రోడక్ట్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుందో ఎలా అంటే ప్రోడక్ట్ రకాలు అధికంగా ఉండి ప్రోడక్ట్ క్వాంటిటీ తక్కువగా ఉంటుంది సాధారణంగా ఫార్మాస్యూటికల్స్ లేదా పెయింట్స్ లో మనం ఇలాంటివి చూస్తాం కాబట్టి నీ దగ్గర ఎక్కువ రకాలైనటువంటి ప్రాడెక్ట్స్ ఉండి కంటిన్యూస్ ప్రాసెస్ లో తక్కువ సంఖ్యలో తయారు చేయబడతాయి ఖచ్చితంగా ఇలాంటి ఇంకో కేటగిరి నే మనము డిస్క్రీట్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటాము ఒక రకంగా చెప్పాలంటే కొన్నిసార్లు వెరైటీ తక్కువగా ఉండి ఉత్పత్తి అయ్యే సంఖ్య మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి ఎలా అంటే సైకిల్ లో తక్కువ వెరైటీలు ఉంటాయి ఇంకా మిక్సీలు టీవీలు వంటి గృహ ఉపకరణాలు తయారు చేసే కొన్ని పరిశ్రమలు ఇలాగే ఇంకో వైపు దీనికి పూర్తి భిన్నముగా ఉండేవి ఎలా అంటే కొన్ని పరిశ్రమల్లో ఉద్యోగాలు ఉదాహరణకు మెషీనింగ్ ఫ్యాక్టరీ లో ప్రతి శ్రామికుడు అతను తయారు చేసే ఒక కొత్త డ్రాయింగ్ తో వస్తాడు ఇలా అందర్నీ లెక్క పెడితే మనకు సుమారుగా ప్రతి కస్టమర్ 100 నుండి 2000 పీసులు ఆర్డర్ ఇస్తారు అలగన్నమాట కానీ ప్రతి కస్టమర్ ఒక కొత్త తనదైన ప్రోడక్ట్ వచ్చినట్లైతే గనక అది వేర్వేరు కొలతల్లో మాత్రమే కాకుండా వేరు వేరు దశలు అయినటువంటి టర్నింగ్ డ్రిల్లింగ్ గ్రైండింగ్ మిల్లింగ్ లాంటివి కూడా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లో అవసరమవుతాయి మరియు వీటిని వేర్వేరు దశల్లో వేర్వేరు విధాలుగా అప్లై చేయాల్సి రావచ్చు ఇదే ప్రొడక్షన్ సిస్టమ్స్ లోని వర్గీకరణ అయితే ఒకవేళ మీరు వాటిని క్రమబద్దీకరించినట్లయితే అప్పుడు మీరు అవి క్వాంటీటీ వెరైటీ చార్టులో ఎలా ఉంటాయో చూడొచ్చు సరే ఇప్పుడు మనం ఒకవైపు గ్రాఫు లో అన్నీ రకాల ఉత్పత్తుల క్వాంటిటీ మరొకవైపు ఫ్యాక్టరీ ఉత్పత్తి చేసే అన్నీ రకాల ఉత్పత్తుల వెరైటీని తీసుకుందాం కావున ఇవి కంటిన్యూస్ ఫ్లో ప్రాసెస్ లోకి వస్తాయి యెక్కడైతే ప్రాడక్ట్ వెరైటీ 345 రకాల కన్నా తక్కువ కాకుండా ఉంటుందో అక్కడ కానీ క్వాంటీటీ మాత్రం ఒక్కొక్క వెరైటీ లో చాలా ఎక్కువగా ఉంటుంది ఉదాహరణకి ఆయిల్ రీఫైనారీ ఐరన్ స్టీల్ కెమికల్స్ సిమెంట్ పేపర్ మరియు ఫర్టిలైజర్స్ ఇవన్నీ కంటిన్యూస్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఇంకోవైపు డిస్క్రీట్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఇంకో వైపు కంటిన్యూస్ ప్రాసెస్ లాగానే డిస్క్రీట్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉన్నప్పటికీ ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ కలిగి ఉండి తక్కువ వెరైటీలను కలిగి ఉంటుంది ఇంతకుముందు చర్చించినట్లుగా సైకిల్స్ వాటి గురించి ప్రస్తావిస్తుంది ఒకవేళ మీరు ఫౌండరీ షాప్ చూసినట్లైతే అక్కడ మొల్టెన్ మెటల్ క్యాస్టింగ్ చేయబడుతుంది ఈ కాస్టింగ్ నిజానికి ప్రతి కాస్టింగ్ కూడా వేర్వేరుగా ఉంటుంది కాస్టింగ్ మెటల్స్ కూడా వేరుగా ఉంటాయి ఎక్కడైతే వెరైటీ చాలా తక్కువగా ఉంటుందో అక్కడ కాస్టింగ్ వాడుకోవచ్చు ఉదాహరణకు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో ఫుడ్స్ తయారుచేయడానికి వాడొచ్చు వెరైటీలు ఎక్కువగా ఉంటే ఉత్పత్తి తక్కువగా ఉంటుంది ఒకవేళ తీవ్రమైన స్థితి లో మీకు జాబ్ షాప్స్ ఉంటాయి ఎక్కడైతే మీకు వచ్చే ప్రతి వస్తువు కూడా ఒక కొత్త వస్తువు గా ఉంటుంది సరే ప్రాథమికంగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మనము ప్రొడక్షన్ సిస్టమ్స్ ని రెండు రకాలుగా విభజిస్తున్నాము మొదటగా ప్రాడక్ట్ ఉత్పత్తి ఆధారంగా రెండోది ప్రాడక్ట్ రకాల ఆధారంగానూ దీనివల్ల మాన్యుఫ్యాక్చరింగ్ ఆవశ్యకత తెలుస్తుంది సరే ఇప్పుడు మనం చూద్దాం రకరకాల ప్రొడక్షన్ సిస్టం లకు రకరకాల ఆటోమేషన్ సిస్టమ్స్ ఎలా ఉంటాయో ఏ పరిశ్రమకు ఏవి అనుకూలంగా ఉంటుందో చూద్దాం కాబట్టి ముఖ్యంగా మనం రకరకాలైన ఆటోమేషన్ సిస్టమ్స్ ని నాలుగు భాగాలుగా విభజించాము కావున మనము ఆ నాలుగు రకాల ఆటోమేషన్లు చూద్దాం అవి ఫిక్సెడ్ ఆటోమేషన్ ప్రోగ్రామబుల్ ఆటోమేషన్ ఫ్లెక్సిబుల్ ఆటోమేషన్ మరియు ఇంటెగ్రేటెడ్ ఆటోమేషన్ మొదటిది ఫిక్సెడ్ ఆటోమేషన్ కాబట్టి దాని గురించి మరియు దాని లక్షణములు చూద్దాము ఈ లక్షణాల్లో ప్రధానంగా ఇది చాలా ఎక్కువ ఉత్పత్తి అవసరమైన చోట ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఇంత ఎక్కువ ఉత్పత్తి సాధించడానికి మీరు పూర్తి ఆటోమేషన్ ద్వారా మీ పరిశ్రమలోని పరికరాలు అన్నిటినీ సరిచేయాలి కానీ కుదరదు ఉదాహరణకి ఐరన్ స్టీల్ ఇండస్ట్రీ నేనేం అంటున్నానంటే ప్రోడక్ట్ లో వచ్చే తేడాలు కచ్చితంగా ఉంటాయి అని తేలింది మెటలర్జికల్ పరిశోధన ప్రకారం కాని ఇలాంటి ప్రాసెస్ కొంచెం నెమ్మదిగా ఉంటుంది సాధారణంగా ప్రొడక్ట్స్ మరియు వాటి లైఫ్ టైమ్ చాలా ఎక్కువగా ఉంటాయి దానికి తగ్గట్టుగా అందుకని మనం ఉత్పత్తి సాధించడానికి ప్రత్యేకమైన పరికరాల్ని తక్కువ వశ్యత ఉండి ఎక్కువ సామర్ధ్యం కలిగిన పరికరాలను తయారు చేయాలి అప్పుడే మీకు స్థిరమైన మరియు పూర్తి సామర్ధ్యం కల ఆపరేషన్ జరుగుతుంది కావున ఉదాహరణకుఎక్కువ జీవిత కాలం ఉండే ఒక బ్లాస్ట్ ఫర్నెస్ కానీ స్టీల్ మెల్టింగ్ ఫర్నెస్ కానీ కంటిన్యూస్ కస్టర్ ఇవన్నీచాలా యెక్కువ పరికరాలను కలిగి ఉంటాయి ఎక్కువ అంటే చాలా ఎనర్జి వాటిని పూర్తి సామర్ధ్యంతో పనిచేయించడానికి అవసరం అవుతుంది సాధారణముగా ఫ్యాక్టరీ రకాలు ఏమిటంటే కంటిన్యూస్ ఫ్లో మరియు డిస్క్రీట్ మాస్ ప్రొడక్షన్స్ దీనికి ఉదాహరణగా మీరు సైకల్ తీసుకుంటే చాలా సైకల్ యొక్క జీవిత కాలం ఎక్కువగా ఉంటుంది అలాగే ఒక ఫ్యాన్సి వాచ్ యొక్క లైఫ్ టైమ్ కూడా వీటికి ఉదాహరణలుగా ఇటువంటి వాటికి ఆటోమేషన్ కంట్రోల్ వంటివి మీకు తెలిసిన స్టీల్ఆయిల్ రెఫైనరీ వంటివి ఉదాహరణకు కొన్ని రకాల ఆటోమేషన్ కి అన్నీ భాగాలను మార్చవలసిన అవసరం లేదు వీటికి ముఖ్య ఉదాహరణ కన్వేయర్ బెల్ట్లు అవి అలాగే ఫిక్సెడ్ పేయింట్ షాపులు సాధారణముగా పెయింటింగ్ ఒకసారి ఒక ప్లేస్ లో ఉంచినట్లైతే మనము జెట్ స్ప్రే మార్చాల్సి ఉంటుంది కానీ ఈ ఆపరేషన్ లో తేడా ఏమి ఉండదు ట్రాన్స్ఫర్ లైన్స్ ని పెద్దగా మార్చాలి అంటే ఉదాహరణకు మారుతి 800 చాలాకాలం ఉంటుంది మారుతి 800 వేర్వేరు వెరైటీ లలో ఉంటుంది కాలానుగుణముగా ఇది మారుతూ ఉంటుంది కానీ ఆ మార్పులు అంత ముఖ్యమైనవి కాదు అన్నీ భాగాలు వాటి కొలతలు పొడవు వెడల్పు సమయానుకూలంగా మారవు నేను ఏం చెప్తున్నాను అంటే సరైన ఇన్వెస్ట్మెంట్ సరైన ఖచ్చితమ్య్న వస్తువు మీద చేయాలి ప్రోగ్రామబుల్ ఆటోమేషన్ చూసినట్లైతే అందులో మీరు తరచుగా మార్పులు చేసే అవసరం ఉండవచ్చు అది ప్రతిరోజు కాకపోవచ్చు ప్రతి గంట గంటకి కాకపోవచ్చు కానీ ఒక వారం లేదా ఒక నెల సమయంలో తరువాత మార్చాలి అనుకుంటే బేసిక్ పరికారం లైఫ్ కూడా ఒక నెల కంటే ఎక్కువగా ఉంటుంది అలాంటప్పుడు మీరు ప్రోగ్రామ్ చేయడం ద్వారా దానిలో మార్పుతీసుకు రావచ్చు దాని పని తీరు మరియు ఆపరేషన్ సీక్వెన్స్ లో మార్పు తీసుకు రావచ్చు కావున దానికి ఆపరేషన్ సీక్వెన్స్ మార్చుకునే అవకాశం ఉంది మరియు ఎలక్ట్రానిక్ కంట్రోల్ ఉండడం వలన ఇది సాధ్యపడింది డిస్క్రీట్ ప్రొడక్షన్ కొరకు న్యూమరికల్ కంట్రోల్ ఉండడం వలన ఇది మొదటి సారిగా ఉనికి లోకి వచ్చింది కావున మళ్ళీ మీకు బ్యాచ్ ప్రాసెస్ మాస్ ప్రొడక్షన్ ఉంటాయి మీకు ఇంకా మాస్ ప్రొడక్షన్ ఉంది కానీ ఇప్పుడు మీ మీ ప్రోడక్ట్ వెరైటీలు కూడా పెరిగాయి కాబట్టి మీరు మార్పులు చేయవలసి ఉంటుంది అవి కచ్చితంగా కొంచెం వేగంగా చేయాలి అవి ఆపరేటర్స్ ద్వారానే చేయాలని ఏమీ లేదు అవి ఇంజనీర్ల ద్వారా కూడా చేయవచ్చు సరే మీరు ఒకవేళ ప్రతి నెలకు మీ కంట్రోల్స్ మార్చాలి అనుకుంటే సాధారణంగా మీరు ఒక రోజు లేదా అంతకంటే తక్కువ సమయం పట్టేలా ఆటోమేషన్ చేయాల్సి ఉంటుంది దానికి ఉదాహరణలు న్యూమరికల్ కంట్రోల్ మెషిన్స్ చాలా రకాలుగా ఉంటాయని చెప్పుకున్నాం ఒక అసెంబ్లీ చేసిన రోబోట్ ఏదైతే ఒక వస్తువుని పిక్ చేసి ఇంకో ప్రదేశం లో పెడుతుంది దాని సీక్వెన్స్ మార్చడం ద్వారా అది వస్తువుని వేరే ప్లేస్ లో తీసుకుని వేరొక ప్లేస్ లో పెడుతుంది ఇంకోలా ఎకానమీ ఆఫ్ స్కోప్ పెరుగుతుంది మనకు చాలా రకాల పరిశ్రమలు ఉన్నాయి ఎక్కడ అయితే పనులు చాలా వేగంగా మార్పులు చెందుతాయో మరియు వేగంగా జరుగుతాయో అక్కడ మనకి ఆటోమేషన్ ఫ్లెక్సిబిలిటీ కావాలి అప్పుడు మనం మార్పులు ఒక్కరోజులోనే చాలా సార్లు చేసుకోవచ్చు ఈ మార్పులను ఆపరేటర్ ద్వారా చేయొచ్చు కావున వాళ్ళు మార్పులు తొందరగా చేయాలి ఎందుకంటే మీరు ప్రొడక్షన్ టైమ్ పెంచాలి అంటే అక్కడ ఆలస్యమైతే మీరు సమయాన్ని కోల్పోతారు అలాగే మీరు చాలా సమయం ఖాళీగా ఉండాల్సి వస్తుంది ఇప్పుడు మెషిన్ లు అన్నీ కంప్యూటర్ కంట్రోల్ గా మారాయి కంప్యూటర్ గ్రాఫికల్ ఇంటర్ఫేస్తో కలిసి ఉండాలి అప్పుడే ఆపరేటర్ కి తేలికగా అర్థం అవుతుంది ఇక్కడ ఎలా చేయాలో ఈ మార్పుల్లో చాలా వాటిని ముందుగానే ప్రీప్రోగ్రామ్ చేయడం ద్వారా మరియు కొన్ని సరి అయిన కాన్ఫిగరేషన్ ని కేవలం కొన్ని పారామీటర్ మార్చడం ద్వారా ఆటోమాటిక్ గా పూర్తి చేయవచ్చు అలాగే మెటీరియల్ హండ్లింగ్ కూడా ప్రోగ్రాం చేయబడి ఉండాలి ఇందువలన ఒకవేళ సీక్వెన్స్ కనుక మారినట్లు అయితే ఒక చోట నుండి మరొక చోటికి ప్రయాణం చేయాల్సి వస్తుంది మరియు మీరు ఫిక్సెడ్ మెటీరియల్ హండ్లింగ్ చేసే ఎక్విప్మెంట్ వాడినట్లయితే మీరు ఒక చోటు నుండి మరొకచోటికి భాగాలను తేలికగా తరలించ లేరు అందుకే మీకు ప్రోగ్రామబుల్ మెటీరియల్ హండ్లింగ్ చాలా అవసరం కాబట్టి ఫ్యాక్టరీ కి చెందిన రకాలు జాబ్ షాప్స్ ప్రతి భాగానికి విభిన్నమైన సీక్వెన్స్ ని అనుసరిస్తాయి మరియు అంతేకాకుండా అది ఒకవేళ బ్యాచ్ ప్రాసెస్ మీద ఆధారపడి ఉన్నట్లయితే వెనుక వైపు ప్రాసెస్ ఆపరేషన్ సీక్వెన్స్ మారిపోతుంది ఉదాహరణలుగా CNC మెషీనింగ్ సెంటర్ మరియు గైడెడ్ వాహనాలు ఆటోమేటిక్ గైడెడ్ వాహనాలు చెప్పుకోవచ్చు ఇప్పుడు ముఖ్యముగా ఇవన్నీ ఫిక్సెడ్ ప్రోగ్రామబుల్ మరియు ఫ్లెక్సిబుల్ ప్రోగ్రామబుల్ కి సంబంధించినవి కొంత ప్రత్యేకమైన రేంజ్ లో పని చేయగలవు కనుక మీరు లోకల్ ఆటోమేషన్ గురించి మాట్లాడినట్లు అయితే ఒక షాపు లేదా షాపు లోని కొన్ని భాగాలను కేవలం ఒకటి రెండు మెషీన్ లను ఉపయోగించి సాధించవచ్చు ఒకవేళ మీరు పూర్తి ఫ్యాక్టరీ ని కంట్రోల్ చేయాలనుకుంటే సంయుక్తంగా సరైన పద్దతిలో చేయాలి కాబట్టి మీరు ఈ ఆటోమేషన్ గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి దీని గురించి అభ్యాసం చేయాలి ఈ ఆటోమేషన్ సిస్టమ్స్ ను ఎలా కలపాలో వాటిని ఎలా సమన్వయం చేయాలో అవి ఒకదానితో ఒకటి ఎలా మాట్లాడుకునేలా చేయాలో తెలిసి ఉండాలి దీనినే ఇంటిగ్రేటెడ్ ఆటోమేషన్ అంటాము ఎక్కడ మీకు ఫ్యాక్టరీ పూర్తి గా ఆటోమేషన్ సిస్టం సహాయంతో ఉన్నాయి వాటి యొక్క లక్షణాలు ఏమిటి మొదటి లక్షణం ఇవి చాలా వెరైటీ మరియు ఖరీదుతో కూడుకున్నవి అంతేకాకుండా మొదటగా ఇవి చాలా క్లిష్టమైనవి మరియు అధునాతనమైన ఆప్టిమైజింగ్ అల్గారిథం కలిగి ఉంటాయి అంటే వీటిలో చాలా తెలివితేటలు నిక్షిప్తమై ఉంటాయి ఇవి చాలా మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్ పైన ఆధారపడి పనిచేస్తాయి ఇవి చాలా అధునాతనమైన మోడల్స్ మరియు వీటిని చాలా తక్కువ మంది ఎవరికైతే ఇంటర్నేషనల్ బిజినెస్ గురించి తెలిసి ఉంటుందో ఆ వెన్ డార్స్ మాత్రమే తయారుచేస్తారు కాబట్టి కొన్ని ఇంటర్నేషనల్ కంపెనీలైనటువంటి కాస్టర్ ఆల్పైన్ వాళ్లు స్టీల్ తయారుచేసే కన్సల్టెంట్స్ అలాగే ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలకు కన్సల్టెన్సీ చేస్తారు కాబట్టి వాళ్ళు కంప్యూటర్ ఆధారిత చాలా అధునాతనమైన టెక్నాలజి ని మరియు అల్గారితమ్ లను ఉపయోగిస్తారు అంతేకాకుండా ఒక ముఖ్యమైన సారాంశం ఏమిటంటే ఈ ఫ్యాక్టరీ లో చాలా భాగాలు కమ్యూనికేషన్ సంబంధించినవై ఉంటాయి నువ్వు ఈ వివిధ రకాలైన భాగాలను కంప్యూటర్ ఆధారంగా సంయుక్తం చేయాలి అలాగే ఇక్కడ ఆటోమేషన్ ట్రెండ్ రోజు రోజుకి పెరగడం వల్ల ప్రొడక్షన్ మరియు మేనేజ్మెంట్ రెండింటినీ కలుపుకుంటూ పని చేయాలి అప్పుడే ఆర్డర్ బుకింగ్ మరియు మార్కెటింగ్ ఆఫీస్ వేగంగా మరియు కలిసి పని చేయాలి అంటే మీకు తెలుసు కానీ నేను చెప్తున్నాను ఈ విధంగా ఒక బిజినెస్ లో అన్ని రకాల విభాగాలు సామరస్యంగా కలిసి పని చేయాలి ఒకవేళ మీకు ఆకస్మికంగా ఎక్కువ ఆర్డర్స్ వచ్చినట్లయితే మీరు ఒక్కసారిగా మెటీరియల్ సేకరించాల్సి వస్తుంది అంతేకాకుండా మీరు మీ ఫెసిలిటీ ని బలోపేతం చేసుకొని మీకున్న ఇన్వెంటరీ సామర్థ్యాన్ని మార్చాల్సి వస్తుంది అంటే ఒక్కసారిగా మీ పనితీరు ఒక ఆర్కెస్ట్రా లాగా మారుతుంది కాబట్టి ఇక్కడ ఇలాంటప్పుడు మనకు ఇంటిగ్రేటెడ్ ఆటోమేషన్ ఉపయోగ పడుతుంది దీనిని మనం అన్ని రకాల ఫ్యాక్టరీస్ కి వాడొచ్చు కానీ ఇవి చాలా ఖరీదైనవి అందుకని సాధారణంగా వాటిని కేవలం పెద్ద ఫాక్టరీలలో మాత్రమే ఉపయోగిస్తారు చేస్తారు కాకపోతే కేవలం ఖరీదు ఒకటే ప్రామాణికంగా తీసుకోకూడదు దీనికి ఉదాహరణగా ఒక కెమికల్ ప్రాసెస్ ఆటోమేషన్ మరియు ఒక CIM కంప్యూటర్ ఇంటెగ్రటెడ్ మాన్యుఫ్యాక్చరింగ్ ను తీసుకోవచ్చు ఇప్పుడు మనం చూశాం వేర్వేరు రకాల ఫ్యాక్టరీస్ లో వేర్వేరు రకాల ఆటోమేషన్ అవసరమవుతుందని స్టీల్ ప్లాంట్ లో మెషిన్ లకు లోకల్ గా ఫిక్సెడ్ ఆటోమేషన్ అవసరమవుతుంది కానీ వాటి సమన్వయానికి ఉదాహరణకు స్టీల్ మెల్టింగ్ షాప్ మరియు కంటిన్యూయస్ కాస్టర్ మధ్య సమన్వయం ఉండాలి మీరు చూసినట్లయితే స్టీల్ మెల్టింగ్ షాప్ లో మీరు వేడి స్టీల్ పోస్తూ ఉన్నట్లయితే కంటిన్యూయస్ కాస్టర్ కు మెటీరియల్ హండ్లింగ్ సిస్టమ్ కు మధ్య సమన్వయం ఉండాలి అలాగే ఏ ప్రదేశం లో క్యాస్ట్ చేయాలో తెలిసి ఉండాలి ఇప్పుడు ఏదో ఒక కారణానికి కంటిన్యూయస్ కాస్టర్ మరియు స్టీల్ మెల్టింగ్ షాప్ సమకాలీకరించ బడలేదు ఇప్పుడు మీరు ఏ లాడిల్ లో అయితే ఆ వేడి మెటల్ తీసుకొన్నారో దానిని కాస్టర్ లో పోయాల్సి ఉంటుంది ఇదే సమాయలో అది వేర్వేరు ప్రదేశాల వద్ద వేర్వేరు సమస్యల వలన వేచి ఉండాల్సి రావచ్చు ఈ సమయంలో అది చల్లగా అయిపోవచ్చు ఎందుకంటే అక్కడ కొన్ని కచ్చితమైన కండిషన్స్ ఉంటాయి మనం దానిని ఖచ్చితమైన వేడి వద్ద మాత్రమే కాస్టర్ లో పోయాలి కానీ సమన్వయ లోపం వల్ల మీకు సరైన కో ఆర్డినేషన్ లేకపోతే చాలా పెద్ద నష్టాన్ని చూడాల్సి వస్తుంది ఇందువలన ఆ గరిటె కంటిన్యూయస్ కాస్టర్ లో పోయలేకపోతే దానిని శ్లాబ్ కాస్టర్ లో పోయాల్సి వస్తుంది అక్కడ స్టీల్ చాలా తక్కువ ఖరీదుకు అమ్ముడవుతుంది కాబట్టి నీకు స్టీల్ ఫ్యాక్టరీ కి ఒక రకమైన కాంబినేషన్ కావాలి అలాగే ఇంకో వైపు నీకు ఒక సైకిల్ ఫ్యాక్టరీ ఉన్నట్టయితే ప్రజలు దానికి ఆర్డర్ ఇంటర్నెట్ ద్వారా బుక్ చేసుకున్నట్లయితే వాళ్లే వాళ్ళ యొక్క సైకిల్ భాగాలను విడివిడిగా ఆర్డర్ చేసుకొని ని వాటిని బిగించుకోవాలసి ఉంటుంది కాబట్టి అప్పుడు నువ్వు నీకు కావలసిన విధంగా ఒక రకమైన సీట్ మరియు మరియొక రకమైన హ్యాండిల్ బార్ మరొక ప్రత్యేకమైన గేర్ రేషియో ఇలా ఏమైనా సరే ఆర్డర్ ఇవ్వొచ్చు కాబట్టి ఎవరికి తోచినట్లుగా వారు వారి అనుకూల మైనటువంటి ఆర్డర్ ఇచ్చినట్లయితే ఒక కంపెనీ ఎక్కడైతే మాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుందో ఎక్కువ ఉత్పత్తి కోసం వారు ప్రయత్నిస్తారో అంతేకాకుండా మార్కెట్ లో పట్టు కోసం కొన్ని వెరైటీ ఉత్పత్తులను పెంచుతారో అలాంటప్పుడు వారికి చాలా అధునాతనమైన ఆటోమేషన్ అవసరం ఏర్పడుతుంది ఇప్పుడు మనం ఈ ఉపన్యాసం చివరికి వచ్చాము మనం ఇంతకు ముందుచెప్పిన పాఠమును మననం చేసుకున్నట్లయితే మనం ఆటోమేషన్ కంట్రోల్ గురించి చర్చించుకున్నాము మనలో చాలా మందికి తెలుసు మనం ఇంతకుముందు కంట్రోల్ గురించి కోర్సు లో చూశాము నిజానికి కంట్రోల్ అనేది ఆటోమేషన్ లో ఒక భాగంఅది రోజు వారి చర్యల గురించి మాట్లాడుతుంది అంటే ప్రతి నిముషం ఇన్ పుట్ ఇవ్వడం మరియు ఔట్ పుట్ తీసుకోవడం అనేది కంట్రోల్ లో ఒక భాగం అలా అయితే ఆటోమేషన్ గురించి భౌగోళికముగా మరియు కార్యాచరణ దృష్ట్యా చాలా పెద్ద స్కోప్ ఉన్న అంశం మనం వాటి గురించి చర్చించుకున్నాము తరువాత మనము మన కోర్సు లక్ష్యాలను చర్చించుకున్నాము అలాగే రోల్ ఆఫ్ ఆటోమేషన్ ఇండస్ట్రి ని అర్థం చేసుకున్నాం మరియు అది లాభార్జన కు ఎలా ఉపయోగపడుతుందో చెప్పుకున్నాం మనము ఎకానమీ ఆఫ్ స్కేలు మరియు స్కోప్ మధ్య తేడాలను గమనించాము అలాగే ప్రొడక్షన్ సిస్టమ్ లో రకాల గురించి మరియు ఆటోమేషన్ సిస్టమ్స్ లో రకాల గురించి సంక్షిప్తముగా చర్చించుకున్నాము అలాగే ఇక్కడ కొన్ని ప్రశ్నలు మీకోసం ఉన్నాయి ఉదాహరణకు మీరు ప్రయత్నించవచ్చు ఎలా ఇండస్ట్రియల్ ఆటోమేషన్ ఎకానమీ ఆఫ్ స్కోప్ ను పెంచుతుందో చెప్పండి అలాగే మీరు అది ఎలా కాస్ట్ ని తగ్గిస్తుందో కూడా ఇండస్ట్రి పరముగా వివరించండి ఆటోమేషన్ ని నిర్వచించండి అలాగే దానికి కంట్రోల్ కి ఉండే తేడా ని తెలియచేయండి ఇండస్ట్రియల్ పరిస్థితుల్లో వివిధ రకాలైన ఆటోమేషన్ సిస్టమ్స్ సూటబిలిటీ గురించి వివరించండి కాబట్టి ఈరోజుకు ఇది చాలు చాలా ధన్యవాదములు మనము మన తరువాత పాఠం లో ఇండస్ట్రియల్ ఆటోమేషన్ సిస్టమ్స్ యొక్క ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకుందాం చాలా ధన్యవాదములు